లేఅవుట్ సంపీడనంపై మన చర్చను కొనసాగిద్దాం మనము మన చివరి ఉపన్యాసమును గుర్తుచేసుకుంటే సంపీడనం గురించి వివిధ వర్గాలు లేదా పద్ధతులను గురించి విస్తృతంగా చూశాము మరియు మనము ప్రాథమిక సూత్రాల గురించి కనీసం రెండు పద్ధతులను చూశాము పరిమితి గ్రాఫ్ పద్ధతి గురించి తెలుసుకున్నాము ప్రత్యేకమైన బ్లాకుల నీడలను ఉత్పత్తి చేయడం ద్వారా వ్యూహాత్మక కాంతిని ప్రకాశింపజేయడం ద్వారా లేఅవుట్ సంబంధిత అడ్డంకులను ఎలా సృష్టించవచ్చో చూశాము మరియు నిలువు గ్రిడ్ ఆధారిత సంపీడన పద్ధతిని కూడా చూశాము ఈ రోజు మనం వర్చువల్ గ్రిడ్ ఆధారిత సంపీడనం యొక్క వైవిధ్యాన్నిగురించి తెలుసుకుందాం దీనిని మనము ఈ స్ప్లిట్ గ్రిడ్ సంపీడనంగా పిలుస్తాము ఇక్కడ వర్చువల్ గ్రిడ్లో మాదిరిగా మనము ఒకే వర్చువల్ గ్రిడ్లపై విడిగా సర్క్యూట్ లక్షణాలను కూడా ఉంచుతాము అయితే అదనంగా అవసరమైన చోట వర్చువల్ గ్రిడ్ను విభజించవచ్చు దీని అర్థం ఏమిటంటే మనము ఇప్పటికే ఒక గ్రిడ్ను కొన్ని వస్తువులతో జత చేసుకున్నాము అక్కడ 4 వస్తువులు ఉన్నాయని అనుకుందాం ఇప్పుడు మనకు ఇలాంటివి చేయటానికి అనుమతి ఉంది ఈ 2 వస్తువులతో వర్చువల్ గ్రిడ్ వస్తోందని చెప్పవచ్చు కాబట్టి మనము ఈ 2 వస్తువులకు భంగం కలిగించకుండా కాని మిగతా 2 వస్తువులను మనము కొద్దిగా ఎడమ వైపుకు తీసుకురాగలము కాబట్టిమనము గ్రిడ్ను ఇలా విభజిస్తున్నాము వర్చువల్ గ్రిడ్ సంపీడనం కోసం మునుపటి సందర్భంలో గ్రిడ్ బదిలీ అవుతున్నందున మనము ఈ 4 బ్లాక్లను కలిపి బదిలీ చేస్తున్నాము కాని ఇప్పుడు మనము ఈ 2 బ్లాక్లను మార్చడానికి అనుమతించని బ్లాక్ లు ఎడమవైపు ఉండవచ్చు ఈ 2 లక్షణాలను మారవచ్చు ఈ 2 బ్బ్లాక్ లు లోహపు పొరలోనివి అని చెప్పవచ్చు అవి ఎక్కువ దూర పరిమితిని కలిగి ఉన్నాయి కానీ ఇవి పాలిసిలికాన్ పొరలు కావచ్చు పాలిసిలికాన్ 2 లాంబ్డా మాత్రమే వేరు చేస్తుంది కాబట్టి బహుశా వీటిని కలిసి మార్చవచ్చు కానీ కుడి వైపు కాదు ఇది ప్రాథమిక ఆలోచన ప్రారంభంలో ఇది వర్చువల్ గ్రిడ్ సంపీడన కూర్పు వలె పనిచేస్తుంది కాబట్టి కాంపాక్టర్ ఒకే వర్చువల్ గ్రిడ్ లైన్లలో ఉండే సర్క్యూట్ లక్షణాల సమూహాలను గుర్తిస్తుంది మరియు స్థానిక కనెక్టివిటీ సమస్యలు గుర్తించబడతాయి ఉదాహరణకు ఇక్కడ ఉన్న వర్చువల్ గ్రిడ్ లో ఇప్పుడు స్థానికంగా 4 భాగాలు ఉన్నాయి ఈ 4 భాగాల యొక్క లక్షణాలు మనము విశ్లేషిద్దాం ఈ 4 భాగాలలో మనము ఎన్ని మార్చగలం మరియు ఎన్ని మార్చలేము అనేదాని గురించి తెలుసుకుందాం దానిని బట్టి తదనుగుణంగా మనము ఈ గ్రిడ్ను జిగ్జాగ్ మార్గం వలె విభజించవచ్చు సాధారణంగా మనము ఒక దానిని తరువాత ఇంకొక దానిని మార్చవచ్చు కాబట్టి మన గ్రిడ్ ఇక్కడ కనిపించే విధముగా ఉంటుంది మళ్ళీ వర్చువల్ గ్రిడ్ సంపీడనం మాదిరిగానే ఇక్కడ కూడా మనం సాధారణంగా 2 పాస్లలో సంపీడనం చేస్తాము ఒకటి మనం x దిశలో చేస్తాము దీనిని x కంపాక్షన్ అని పిలుస్తాం తరువాత మనము దీన్ని y దిశలో చేస్తాము దీనిని y కంపాక్షన్ అని పిలుస్తాం మనము తదుపరి స్లయిడ్లో ఒక ఉదాహరణను చూపిస్తాము మనం ఆ ఉదాహరణ గురించి తెలుసుకుందాం మనకు ఇక్కడ ఒక ఉదాహరణ ఈ విధముగా ఉన్నది కనుక మనము అదే ఉదాహరణ తీసుకుందాము కాబట్టి ఈ బ్లాక్స్ ఉన్నాయి మనము మధ్య గ్రిడ్D EF అనే 3గ్రిడ్లు కలపబడ్డాయి మరియు A B C మొదటి గ్రిడ్ లకు అనుసంధానించాము మనం మొదటి గ్రిడ్ లైన్లో ABC లను కలిపి సమూహపరుస్తున్నాముఅందులో ఎటువంటి సమస్య లేదు ఇప్పటికే మనము ABC లను కలిపి సమూహంగా చేసి ఉన్నాము కానీ మనము D E F ను సమూహపరిచేటప్పుడుకొన్ని కారణముల చేత చేత D మరియు E మనముF తో పోలిస్తే మనం చాలా ఎక్కువ దగ్గరకు తీసుకు వచ్చాము ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్పదలిచాను F ను 2 యూనిట్ల సమయం ద్వారా తీసుకురావచ్చు కానీ D మరియు E లను దాని కంటే ఎక్కువగా దగ్గరికి తీసుకురావచ్చు కాబట్టి ఈ B కూడా కదులుతున్నట్లు చెప్పచ్చు ఇది ఒక ఉదాహరణ మాత్రమే కాబట్టి ఈ గ్రిడ్ లైన్ ఇక్కడ విచ్ఛిన్నం కావడానికి కారణమవుతుంది F కదలడం లేదు కానీ D E కదిలింది కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే రెండవ గ్రిడ్ D E F లో మనము 2 సమూహాలను ఏర్పాటు చేస్తున్నాము మొదటి గ్రూపు D మరియు E రెండవ గ్రూపు F సమూహాన్ని కలిగి ఉన్నది ప్రతి గ్రిడ్ పంక్తులలో మనము సమూహాన్ని నిర్వహిస్తాము అప్పుడు మనము ఈ బ్లాకులను దృష్టాంతానికి అనుగుణంగా కదిలిస్తాము పాలిసిలికాన్ మరియు వ్యాప్తితో చాలా నిర్దిష్టమైన ఉదాహరణ తీసుకుందాం నేను రంగులను ఉపయోగించి వాటిని చూపిస్తున్నాను ఇక్కడ ఒక పాలిసిలికాన్ బ్లాక్ ఉన్నది ఇక్కడ మరొక పాలిసిలికాన్ బ్లాక్ ఉంది మరియు మనకు ఇక్కడ ఒక డిఫ్యూజన్ బ్లాక్ ఉంది కాబట్టి కుడి వైపున ఇక్కడ పాలిసిలికాన్ విస్తరణ మరియు మరొక పాలిసిలికాన్ బ్లాక్స్ ఉన్నాయ్ అని చెప్తున్నాను ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ గుర్తుచేసుకుంటే మనము విభజన పరిమితుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాము 2 పాలిసిలికాన్ల ల మధ్య కనీస విభజన రెండుసార్లు లాంబ్డాగా ఉండాలి పాలిసిలికాన్ మరియు విస్తరణ విభజన పాలిసిలికాన్ మధ్య 1 లాంబ్డా మరియు విస్తరణ మళ్ళీ 1 లాంబ్డా కావచ్చు ఇప్పుడు మనము ఈ 3 కి గ్రిడ్ను అటాచ్ చేస్తున్నప్పుడు మనము ఏమి చేయగలము చెప్పవచ్చు కాని వాస్తవానికి ఇది కనీస అడ్డంకి అని చెప్పుకోవచ్చు కానీ ఈ 2 గ్రిడ్ పంక్తులకు సంబంధించి ఈ లేఅవుట్లో మనము కనుగొన్న ఈ విషయం ఒక గ్రిడ్ మరియు ఇంకొక గ్రిడ్ 2 గ్రిడ్ రేఖల మధ్య విభజన 8 లాంబ్డా అని చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ ఈ భాగాలు అన్నీ 2 లాంబ్డా అని చెప్పవచ్చు కాబట్టి ఈ 2 వ లాంబ్డాను తీసుకుంటే మనకు వాస్తవానికి 6 వ లాంబ్డా కుడివైపు వేరుచేయబడుతుంది ఇప్పుడు 4 వ లాంబ్డా చూడండి మనకు ఈ విధముగా లక్షణాలు ఉన్నాయి కాబట్టి 4 వ లాంబ్డా యొక్క 2 అంచుల మధ్య మనకు విభజన ఉంది కానీ ఇక్కడ అవసరం 2లాంబ్డా కాబట్టి నేను ఈ బ్లాక్ను ఎడమవైపుకు 2 వ లాంబ్డా వరకు తీసుకురాగలను దీనిని 2 నుంచి 4 వ లాంబ్డా కానీ అవసరం 1 లాంబ్డా కాబట్టి నేను ఈ బ్లాక్ను ఎడమ వైపుకు 3 వ లాంబ్డా వరకు తీసుకురాగలను అలాగే 1వ లాంబ్డా నీ మనము మళ్ళీ 3వ లాంబ్డా ద్వారా ఎడమ వైపుకు తీసుకురాగలము కాబట్టి సంపీడనం యొక్క మన కొత్త లేఅవుట్ ఇలా కనిపిస్తుంది ఇవి మొదటి గ్రిడ్కు అనుసంధానించబడిన బ్లాక్లు ఇప్పుడు దీన్ని మనము 2 వ లాంబ్డా ద్వారా ఎడమ వైపుకు తీసుకెళ్లొచ్చు కాబట్టి ఇప్పుడు దూరం 2 లాంబ్డా మాత్రమే కావచ్చు ఈ గ్యాప్ 2 లాంబ్డా అవుతుంది మరియు దీన్ని మనము 3 లాంబ్డా వరకు కదపవచ్చు కాబట్టి దూరం 1 లాంబ్డా మాత్రమే ఉంటుంది మూడవది కూడా ఇక్కడ మనము 1 వ లాంబ్డాకు దగ్గరగా తీసుకురావచ్చు ఇప్పుడు గ్రిడ్ పంక్తికి సంబంధించి గ్రిడ్ లైన్ ఇప్పుడు ఇలా అవుతుంది ఈ 2 కలిసి కదులుతున్నాయి ఎందుకంటే మనము రెండింటినీ సమానంగా మార్చాము కానీ ఇది మార్చబడింది అంటే 1 లాంబ్డా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్రిడ్ లైన్లో విరామం ఉంటుంది కాబట్టి ఈ విధంగా జరిగింది వాస్తవానికి మనము ఇక్కడ ఒక నిర్దిష్ట ఉదాహరణను చూపిస్తున్నాము వస్తువులు అన్నీ దీర్ఘచతురస్రాలు లేదా కొన్ని పరిచయాలు లేఅవుట్ యొక్క ప్రాథమిక అంశాలు మరియు అవన్నీ లాంబ్డా యొక్క గుణిజాలలో కొన్ని డిజైన్ నియమాల ద్వారా పేర్కొనబడతాయి కాబట్టి ఈ పద్ధతి ఈ విధముగా పనిచేస్తుంది ఇప్పుడు మనము ఒకటి లేదా 2 కొలతలు వేర్వేరు కొలతలలో నేరుగా సంపీడనం చేస్తున్న ఇతర విధానాన్ని చూద్దాం ఇప్పుడు ప్రాథమిక ఆలోచన ఏమిటంటే సంపీడన పరిమాణంలో కంప్యూటింగ్ యొక్క అంశాలు ఒక విషయం అయితే మరియు అల్గోరిథం యొక్క సమయ సంక్లిష్టత మరొక విషయం కాబట్టి మనము డైమెన్షన్ను చూసినప్పుడు సరళమైనది ఏమిటంటే బహుశా 1 డైమెన్షనల్ కాంపాక్షన్ కావచ్చు ఇక్కడ మనము లేఅవుట్లను 1 డైమెన్షన్లో కాంపాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము ఈ ఆలోచన చాలా సులభం మనకు లేఅవుట్ ఉందని అనుకుందాం మన ఎడమ అంచు నుండి కుడికి స్కాన్ చేస్తాము ఏ వస్తువులైన ఎదురైనప్పుడు వాటిని ఎడమకు మార్చవచ్చో లేదో మనము కనుగొనవచ్చు లేదా తనిఖీ చేయవచ్చు వాటిని ఎడమ వైపుకు మార్చగలిగితే మనము దానిని మారుస్తాము ఆ విధంగా మనము మొత్తం లేఅవుట్ను ఎడమ నుండి కుడికి స్కాన్ చేస్తాము కాబట్టి ఏ వస్తువులు లేదా బ్లాక్లు ఎదురైనప్పుడు మనము డిజైన్ నియమావళిని ఉల్లంఘించకుండా సాధ్యమైనంతగా ఎడమవైపుకు కొంత జరపవలెనుమరియు దీనిని 1 డైమెన్షనల్ కాంపాక్షన్ అని పిలుస్తారు ఎందుకంటే మనము 1 దిశలో మాత్రమే కుదించాము కానీ మీరు దీన్ని సాధారణ లేఅవుట్లో x దిశలో అదే విధంగా y దిశలో 1 డైమెన్షనల్ కాంపాక్షన్ యొక్క మరొక పాస్ చేయాలి మీరు అన్నింటినీ పైకి చక్కగా కదిలిస్తూ ఉన్నారు 1డి సంపీడనంలో సాధారణంగా మనము మొదట ఒక కోణంలో చేసే సంపీడనం x అని చెప్పుకుందాం ఆపై మనము ఇంకొక కోణంలో చేస్తాము కానీ బాగా చేస్తే ఎప్పుడైనా మనము మంచిగా చేయగలిగిన ఉదాహరణలతో ముందుకు రావచ్చు మనము రెండు కొలతలు కలిపి సంపీడనం చేస్తే అది 2d సంపీడనం అని పిలువబడుతుంది కాబట్టి మనము రెండు కోణాలలో ఒకేసారి మూలకాలను కదిలిస్తే దీనిని 2 డి కాంపాక్షన్ అని పిలుస్తారు ఇది సాధారణంగా మంచి లేఅవుట్ల మెరుగైన సంపీడనానికి దారితీస్తుంది కానీ ప్రయోజనం ఏమిటంటే ఒక డైమెన్షనల్ సంపీడనం సులభం ఇది బహుపది సమయంలో చేయవచ్చు కానీ 2 డైమెన్షనల్ కంపాక్షన్లు లో మీరు అన్ని అవకాశాలను పరిశీలించి ఉత్తమమైన కదలికను కనుగొనాలి కాబట్టి ఉత్తమ 2 డి సంపీడనం గణనపరంగా కష్టం దీనిని np హార్డ్ అంటారు కాబట్టి మీరు నిజంగా సాధారణ 2 డి కాంపాక్షన్ అల్గోరిథం కోసం వెళ్ళలేరుకనుక ఇది ఉత్తమమైనది కాబట్టి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇక్కడ మేము 1d సంపీడన పద్ధతిని వివరిస్తాము మొదట మనం x దిశలో కాంపాక్ట్ చేస్తే తరువాత y దిశలో కాంపాక్ట్ చేస్తాము ఇక్కడ మనకు ఒక లేఅవుట్ యొక్క సరళమైన ఉదాహరణ ఉంది ఇక్కడ ఈ బ్లాక్స్ A B C D E F చూపించిన విధంగా వాటిలో ప్రతి ఒక్కటి 2 లాంబ్డా బై 2 లాంబ్డాగా భావించబడుతుంది మరియు కనీస విభజన 1 లాంబ్డా అని అనుకుందాం ఇది ఒక ఉదాహరణ C B అనేది 2 విభజన 1 లాంబ్డా గా చూద్దాం అప్పుడు మనకు I మరియు H22 ల విభజన 1 లాంబ్డా గా ఉంటాయి మరియు B మరియు I మధ్య 1 లాంబ్డా యొక్క విభజన ఉంటుంది కాబట్టి మొత్తం 5 ప్లస్ 1 ప్లస్ 5 గా ఉంటుంది అదేవిధంగా y దిశ 2 1 మరియు 2 5 ఇక్కడ కూడా 2 1 మరియు 2 5 మరియు 11 మధ్య 1 ప్రారంభ లేఅవుట్ ప్రాంతం 11 బై 11 ఇప్పుడు x సంపీడనాన్ని ప్రయత్నిద్దాం అన్ని బ్లాకుల x కోఆర్డినేట్ల ప్రకారం మనం ఎడమ వైపు నుండి కుడి వైపుకు క్రమంగా కడుపుతాము కాబట్టిCDEలను చేయడానికి ఏమీ చేయలేదు అప్పుడు మీరు B మరియు F ను ఎదుర్కొంటారు అవి ఇప్పటికే 1 యొక్క విభజనలో ఉన్నాయి కాబట్టి మీరు వాటిని ఇకపై తరలించలేరు A అనేది చాలా దూరంగా ఉంది కాబట్టి దూరం 4 నేను అనుకుంటున్నాను 2 ప్లస్ 1 ప్లస్ 1 4 కాబట్టి మీరు A ను ఎడమ వైపుకు మారవచ్చు కాబట్టి ఈ విభజన 1 అవుతుంది అదేవిధంగావాటి విభజన 1 అయ్యే వరకుM I మరియు H రెండూ మీరు ఎడమ వైపుకు మారవచ్చు ఇప్పుడు ఇక్కడ G ఉన్నది మరియు విభజన 4 గా ఉంది ఇది కూడా మీరు ఎడమ వైపుకు మార్చవచ్చు కాబట్టి విభజన 1డి సంపీడనం తరువాత మీ ఎత్తు తగ్గడం లేదు ఇది ఇంకా 11 గా ఉంది కానీ వెడల్పు 2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 2 తగ్గింది అంటేఇప్పుడు ఈ ప్రాంతం 8 లాంబ్డా గా ఉంది అంటే 8 నిలువు వరుసల సంఖ్య మరియు ఎత్తు 11 ఈ దిశలో ఉంటుంది ఇప్పుడు మీరు y సంపీడనం చేస్తారు కాబట్టి E F G ఇప్పటికే డౌన్ అయ్యాయి కాబట్టి IH లు ఇప్పటికే 1 అంతరం కలిగి ఉన్నాయి మీరు దీన్ని చేయలేరు D ఇప్పటికే 1 అంతరాన్ని కలిగి ఉంది మీరు D ని మరింత ముందుకు నెట్టలేరు కానీ A మీరు క్రిందికి కడపవచ్చు A మీరు 1 అంతరం ఉన్న చోటికి క్రిందికి కదపవచ్చు B మరియు A కలిసి ఉన్నందున మీరు వాటిని కూడా క్రిందికి కదపవచ్చు కాబట్టి B C కి అనుసంధానించబడి ఉన్నందున B A కి అనుసంధానించబడి ఉంది కాబట్టి మీరు ఈ కనెక్షన్ను కలిగి ఉండాలి కాబట్టి మీరు వాటిని ఇంకేమీ తరలించలేరు మరియు C క్రింద D కలిగి ఉంది కాబట్టి మీరు దీన్ని మరింత తరలించలేరు కాబట్టి మీరు 8 లాంబ్డా ఎత్తు 11 లాంబ్డా ద్వారా తగ్గించలేరు ఇది మొదట x తరువాత x సంపీడనానికి వస్తుంది అప్పుడు మీరు y సంపీడనం చేస్తారు X సంపీడనం తరువాత రౌండ్ y సంపీడనానికి వేరే మార్గం ప్రయత్నిద్దాం ఇదే మన అసలైన సమస్య 11 బై 11 మొదట y సంపీడనం చేద్దాం ఈ స్థలం ఖాళీగా ఉన్నందున D ను ఇక్కడకు తరలించవచ్చని మీరు చూస్తున్నారు D ఇక్కడ 1 అంతరం తరలించబడింది C కూడా క్రిందికి తరలించబడుతుంది B కూడా ఇక్కడకు క్రిందికి కదలగలదు ఎందుకంటే C B తప్పక అనుసంధానించబడి ఉండాలి కాబట్టి B ని ఇక తరలించలేము అదేవిధంగా A నుH కి తరలించవచ్చు ఇది సాధ్యమే కాబట్టి ఇప్పుడు మీ ఎత్తు 8 2 1 2 1 మరియు 2 అవుతుంది ఇప్పుడు మీరు B లేదా C D ఉన్న చోట x సంపీడనం చేయడానికి ప్రయత్నించండి BF ఇప్పటికే ఎక్కడ ఉన్నవి మీరు HJ లను కదిలించలేరు కానీ A నీ కదపవచ్చు కానీ అది ఇంకా 11 గా ఉంది కాబట్టి అది తగ్గదు మీ లేఅవుట్ ప్రాంతం ఇప్పటికీ 11 లాంబ్డా బై 8 లాంబ్డా గా ఉందికావున ఇది తగ్గించడం లేదు ఎందుకంటే మునుపటి సందర్భంలో ఇది x దిశలో తగ్గింది ఇక్కడ ఇది y దిశను తగ్గిస్తుంది కానీ ఇప్పుడు మనము 2 డి సంపీడనాన్ని చూస్తే ఇప్పుడు ఇది మళ్ళీIHG అనేది 11 బై 11 గా ఉంది ఇప్పుడు మనము x మరియు y దిశలలో ఒకేసారి బ్లాక్లను తరలించగలము ఉదాహరణకు ఈ B బ్లాక్ మనము పైకి కడుపుతాము ఇప్పుడు H ని ఇక్కడకు తీసుకువస్తున్నాము మరియు G ఇక్కడకు తీసుకు వస్తున్నాము ఇప్పుడు చక్కగా మనము దానిని 3 బై 3 రకాల లేఅవుట్లోకి అమర్చుతున్నాము కాబట్టి ఇప్పుడు మీ మొత్తం వైశాల్యం ఈ దిశలో 8 లాంబ్డా అవుతుంది ఇది తగ్గించబడింది కానీ సమస్య ఏమిటంటే ఒక సమస్య ఇచ్చినట్లయితే బ్లాకుల సంఖ్య బిలియన్ల క్రమంలో ఉందని మనము ఇప్పుడు అర్థం చేసుకున్నాము కాబట్టి బ్లాక్లను తరలించడానికి ఉత్తమమైన మార్గాన్ని కనుగొనడం నిజంగా సాధ్యపడదు తద్వారా మనము ఇలాంటి ఉత్తమమైన సంపీడనాన్ని పొందవచ్చు కాబట్టి అనేక హ్యూరిస్టిక్స్ ఉపయోగించాల్సి ఉంటుంది మరియు దీనిని సాధించడం సాధారణంగా జరుగుతుంది 1d సంపీడనంతో పోలిస్తే 2d సంపీడనం మంచి ఫలితాన్ని ఇస్తుంది దురదృష్టవశాత్తు ఇది NP హార్డ్ అయినందున మనము దీన్ని సరైన విధంగా పరిష్కరించగలిగితే అది కనీస ప్రాంత లేఅవుట్ను ఉత్పత్తి చేయగలదు కానీ మేము చెప్పినట్లుగా మీరు చాలా తనిఖీలు మరియు సరిపోల్చడం వంటివి చేయాల్సి ఉంటుంది ఇది చేయటం కొరకు చాలా సమయం తీసుకుంటుంది మరియు 2d సంపీడనం గణనపరంగా సాధ్యపడదు ప్రజలు ఏమి చేస్తారు దీనిని 1 మరియు ఒకటిన్నర డైమెన్షన్ సంపీడనంగా సూచిస్తారు కాబట్టి దీనిని 1 మరియు ఒకటిన్నర పరిమాణం అని పిలుస్తారు ఎందుకంటే మనం x మరియు y రెండు దిశలకు సమాన ప్రాముఖ్యత ఇవ్వడం లేదు మనము ప్రధానంగా ఒక దిశలో కుదించడానికి ప్రయత్నిస్తున్నాము కానీ మరొక దిశలో మనము చిన్న కదలికలను మాత్రమే అనుమతిస్తున్నాము ఇది ప్రాథమిక లక్షణం అందుకే దీనిని 1 న్నర డి అని పిలిచారు కాబట్టి y దిశలో చిన్న కదలికలు చేస్తున్నప్పుడు మనము x దిశ సంపీడనాన్ని చేస్తున్నామని చెప్పండి ఇది ప్రాథమిక లక్షణం ఇది 2 డి అల్గోరిథం కోసం మనము చెప్పినట్లుగా ఎక్కువ తనిఖీ చేయని నిర్ణయాత్మక అల్గోరిథం ఇప్పుడు మనము సంపీడనం చేస్తున్నామనే ఆలోచన ఈ క్రింది విధంగా ఉంది కాని సంపీడన సమయంలో మనము బ్లాకుల పార్శ్వ కదలికను కూడా అనుమతిస్తున్నాము దీని అర్థం ఏమిటి అంటే మనము స్వచ్ఛమైన 1 డి సంపీడనంలో బ్లాక్ చూస్తాము మీరు దానిని ఎడమ వైపుకు తరలించాలి మనకు మరొక బ్లాక్ ఉంది మీరు దానిని కూడా ఎడమ వైపుకు తరలించాలి మరొక బ్లాక్ కూడా ఎడమ వైపుకు తరలించాలి కానీ ఇప్పుడు ఒక బ్లాక్ను ఎంచుకున్నప్పుడు దానిని ఎడమవైపుకు తరలించాలి కానీ ఈ ప్రక్రియలో మనము పార్శ్వ కదలికను కూడా అనుమతిస్తున్నాము మనము కూడా కొంచెం పైకి మరియు కుడివైపుకు కదపవచ్చు అది మనకు మంచి సంపీడనాన్ని ఇస్తుంది నేను చెప్పినట్లుగా దీనిని 1 మరియు ఒకటిన్నర పరిమాణం అని పిలుస్తారు ఎందుకంటే మనము నిజమైన 2 డైమెన్షనల్ కాంపాక్షన్స్లో వలె బ్లాక్లను అంత స్వేచ్ఛగా తరలించడం లేదు కానీ పరిమిత కోణంలో మీరు ఇతర దిశలో పార్శ్వ కదలికలను అనుమతిస్తున్నారు ఇప్పుడుఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇది x y సమీపత్వ గ్రాఫ్ ఉపయోగించుకుంటుంది ఇక్కడ శీర్షాలు ఈ గ్రాఫ్లోని బ్లాక్లను సూచిస్తాయి అంచులు క్షితిజ సమాంతర మరియు నిలువు ప్రక్కన సూచిస్తాయి ఇలా 2 బ్లాక్లు ఉంటే నిలువు సరిహద్దును పంచుకుంటాయి గ్రాఫ్లో ఇది vi అని మరియు ఇది vj అని చెప్పవచ్చు అప్పుడు గ్రాఫ్లో వాటి మధ్య క్షితిజ సమాంతర అంచు ఉంటుంది కానీ మనకు ఇలాంటి 2 శీర్షాలు ఉన్నాయని అనుకుందాం శీర్షాలకు అనుగుణమైన 2 బ్లాక్లు అంటే vi vj వాటి మధ్య సమాంతర సరిహద్దుగా అనుకుందాం అప్పుడు గ్రాఫ్లో మనము వాటిని నిలువు అంచు ద్వారా కనెక్ట్ చేస్తాము ఇది భిన్నంగా చూపబడుతుంది కాబట్టి 2 రకాల అంచులు ఉన్నాయి అవి తమ సరిహద్దులను పంచుకుంటున్న దిశను బట్టి ఒకటి క్షితిజ సమాంతర అంచు మరొకటి నిలువు అంచు అని పిలువబడుతున్నాయి నేను ఇప్పుడు చెప్పినది ఏమిటంటే 2 బ్లాక్లు నిలువు సరిహద్దును పంచుకుంటే క్షితిజ సమాంతర అంచు ఉంటుంది అవి క్షితిజ సమాంతర సరిహద్దును పంచుకుంటే వాటికి నిలువు అంచు ఉంటుంది మరియు ఈ అంచులు కనీస అనుమతించదగిన దూరాన్ని సూచిస్తాయి ఉదాహరణకు vi మరియు vj ల మధ్య కనీస విభజన 2 లాంబ్డా అయితే ఈ అంచు 2 లాంబ్డాగా లేబుల్ చేయబడుతుంది ఇది 3 లాంబ్డా అయితే ఈ అంచు 3 లాంబ్డా అని లేబుల్ చేయబడుతుంది కాబట్టి మనము ఒక గ్రాఫ్ను నిర్మిస్తాము మరియు డిజైన్ అంచుల ద్వారా ఇవ్వబడిన కనీస విభజన కనీస అనుమతించదగిన దూరం ద్వారా మనము ప్రతి అంచులను లేబుల్ చేస్తాము కాబట్టి మనము 4 అదనపు శీర్షాలను ఉపయోగిస్తున్నాము కాబట్టి ఏ రకమైన 4 అదనపు శీర్షాలు అంటే మనకు లేఅవుట్ ప్రాంతం ఉందని అనుకుందాం ఇది మన మొత్తం లేఅవుట్ ప్రాంతం మరియు అన్ని బ్లాక్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి నేను ఒక ఉదాహరణ చూపిస్తుంది నేను పైన ఒక వ్యూహాత్మక బ్లాక్ అడుగున ఒక వ్యూహాత్మక బ్లాక్ ఒకటి కుడి వైపున మరియు ఒకటిఎడమ వైపున ఉన్నట్లుగా పరిగణించాను నిలువు సరిహద్దును పంచుకునే బ్లాక్లు అవి క్షితిజ సమాంతర అంచు కలిగి ఉంటాయి మరియు ఈ సందర్భంలో రివర్స్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ నిలువు సరిహద్దు ఉన్న బ్లాక్స్ లు ఈ వ్యూహాత్మక ఎడమ బ్లాక్ కాబట్టి అక్కడ ఘనంగా గుర్తించబడిన క్షితిజ సమాంతర అంచు ఉంటుంది అదేవిధంగా వీటి మధ్య నిలువు అంచు ఉంటుంది అదేవిధంగా బ్లాక్స్ క్షితిజ సమాంతర అంచుని పంచుకుంటే అక్కడ నిలువు అంచు ఉంటుంది ఇది చుక్కల అంచుతో గుర్తించబడుతుంది అదేవిధంగా మరొకటి మధ్య అంచులు కూడా ఉంటాయి కానీ ఈ 4 వ్యూహాత్మకమైనవి మరియు అవి అనుసంధానించబడినవి కాబట్టి అంచులను గణించేటప్పుడు లేదా అంచులను జోడించేటప్పుడు మనము ఖాళీ స్థలాన్ని విస్మరిస్తున్నాము మేము చెప్పేది ఏమిటంటే మనకు ఇక్కడ ఒక బ్లాక్ ఉందని అనుకుందాంఅవి క్షితిజ సమాంతర అంచుతో వేరు చేయబడిందని మనము అనుకుందాము వాటి మధ్య నిలువు అంచు ఉంటుంది కాబట్టి ఇన్పుట్ పాక్షికంగా పూర్తయిన లేఅవుట్ అని మనము అనుకుంటాము ఇది 1d కాంపాక్టర్ యొక్క కొన్ని అనువర్తనాల ద్వారా పొందవచ్చు అప్పుడు మనము మరింత ఆప్టిమైజేషన్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు ఈ అల్గోరిథంలో మనము 2 జాబితాలు నేల మరియు పైకప్పును నిర్వహిస్తున్నాము ఇది అంతస్తు పై నుండి కనిపించే అన్ని బ్లాక్లను కలిగి ఉంటుంది కానీ బ్లాక్లు ఉంచిన 2 డైమెన్షనల్ చిత్రాన్ని మనము చూస్తున్నాము మనము పైనుండి చూస్తున్నామని అనుకుందాం పైనుండి కొన్ని బ్లాక్స్ కనబడకుండా ఉంటాయి మరికొన్ని బ్లాక్స్ దాని క్రింద ఉంటాయి కానీ మనము చూడగలిగే కొన్ని బ్లాక్స్ లకు ఎటువంటి అవరోధాలు లేవు కాబట్టి సీలింగ్ జాబితాలో కనిపించే అన్ని బ్లాక్లు ఉంటాయి సీలింగ్ అనేది వెంటనే తరలించగల బ్లాక్స్ అవి కనిపిస్తున్నాయి అంటే మనము చూస్తున్న చోటు నుండి దానిని దిశగా తరలించే మార్గం ఉంది అని అర్థం కనుక మార్గం ఉన్నందున మనము దానిని చూడగలుగుతాము ఈ మధ్య కొంత స్థలం ఉంది అదేవిధంగా ఫ్లోర్ అని పిలువబడే జాబితా ఉంది ఇది మరొక వైపు నుండి మనము చూడగలిగే బ్లాక్స్ ఉన్నాయి ఫ్లోర్ అనేది పై నుండి కనిపించే అన్ని బ్లాకులను కలిగి ఉంటుంది పైకప్పు అనేది దిగువ నుండి కనిపించే బ్లాకుల జాబితా కనుక ఇది వెంటనే తరలించబడుతుంది ఇప్పుడు ఇవి ఎలా పని చేస్తాయో నేను ఒక ఉదాహరణ తీసుకుని వివరిస్తాను మనము పైకప్పులో అత్యల్ప బ్లాక్ను ఎంచుకుని అంతస్తులోని ప్రదేశానికి తరలించుదాము ఇప్పుడు పైకప్పు నుండి మనము కొంత పార్శ్వ కదలికతో బ్లాక్లను నేల వైపుకు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాము అప్పుడు ఇక్కడ పైకప్పు నుండి దూరం గరిష్టంగా మారుతుంది మనము పైకప్పులోని అత్యల్ప బ్లాక్ను ఎంచుకోవాలి దానిని నేల మరియు పైకప్పు మధ్య అంతరాన్ని పెంచే అంతస్తులో ఎక్కడో ఉందో అక్కడికి తరలించాలి ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే అన్ని బ్లాక్లు వరుసగా పైకప్పు నుండి అంతస్తు వరకు తరలించబడతాయి మనము ఈ అల్గోరిథం యొక్క ఒక దశను చూపిస్తున్నా ము ఇది మన మొదటి సమస్య ఇక్కడ A B C D E F G బ్లాక్స్ ఉన్నాయి ఇప్పుడు మొదట సీలింగ్ మరియు ఫ్లోర్ జాబితాను చూద్దాం ఇది పైకప్పు పై నుండి చూడగలిగే బ్లాకులను కలిగి ఉంటుంది కనుక మీరు G ని D ని Cని చూడవచ్చు ఇక్కడ ఉన్న ఖాళీ స్థలము నుండి మనము బ్లాక్లు C E మరియు F ని చూడవచ్చు మనము పైకప్పుకు వచ్చాము అంటే మనము ఒక గదిలో నిలబడి పైకప్పును చూస్తున్నాము అని అర్థం ఇప్పుడు మనము చూడగలిగే బ్లాక్స్ లను చూడవచ్చు కనుక G ని D ని C ని F లను చూడవచ్చు కానీ మనము E ని చూడలే ము పై కప్పు వీటన్నింటిని కలిగి ఉంటుంది మరియు నేల మీద నిలబడి మనము క్రిందికి చూస్తే A B లను చూడవచ్చు మధ్యలో ఏమీ లేదు కాబట్టి ఈ జాబితా ఇలా ఉంటుంది ఇప్పుడు మనము చెప్పుకున్నట్టు గ్రాఫ్ చూద్దాం కాబట్టి A B C D E F G కి అనుగుణమైన ఒక శీర్షం ఉంటుంది మనం ఒక్కొక్కటిగా చూద్దాం కాబట్టి A మరియు B నిలువు అంచుని పంచుకుంటున్నాయి వాటి మధ్య సమాంతర అంచు ఉంటుంది మనము అక్కడ చుక్కల పంక్తిని ఉపయోగిస్తున్నాము మనము ఇతర సమావేశాన్ని కూడా ఉపయోగించవచ్చు అదేవిధంగా G మరియు D ల మధ్య నిలువు అంచు ఉంటుంది D మరియు E మధ్య నిలువు అంచు ఉంది E మరియు F మధ్య నిలువు సరిహద్దు అంటే క్షితిజ సమాంతర అంచు ఉంది E మరియు F ఒకటి ఉన్నాయి కనుక మరొకటి కాదని అనుకుంటున్నాము కాని మనము ఆ వ్యూహాత్మక శీర్షాల గురించి ఆలోచిస్తాము కనుక ఒకటి ఎడమ x1 పై మరొకటి కుడి x2 లో ఉంటుంది కాబట్టి x1 నుండి G తో నిలువు అంచు ఉంటుంది C తో నిలువు అంచు ఉంటుంది మరియు A తో నిలువు అంచు ఉంటుంది కాబట్టి x1 ను ఏర్పరుచుకొని మనము ఈ అంచులను జోడించాలి అదేవిధంగా x2 తో కుడి వైపున మీరు ఎగువ నుండి F C B ను జోడిస్తారు మరియు ఇతర మార్గం రౌండ్ షేరింగ్ క్షితిజ సమాంతర అంచులు G A మధ్య ఒక అంచు ఉంటుంది అప్పుడు C D E F మరియు B C మరియు అదేవిధంగా పై నుండి ఒక వ్యూహాత్మ కశీర్షం y2 దిగువన y1 ఉంటుంది దిగువ నుండి y1 ఉంటుంది మీరు పై నుండి A మరియు B అంచులను చూడవచ్చు మీరు పైకప్పు G ను చూడవచ్చు D C మరియు F G D E మరియు F I G D E మరియు F అనే 4 ను మీరు చూడవచ్చు ఇదే గ్రాఫ్ ప్రతి అంచు సంబంధిత జత బ్లాకుల మధ్య కనీస విభజనతో లేబుల్ చేయబడుతుంది వ్యూహాత్మకంగా వాటికి సంబంధించి అంచు బరువు 0 ఉండవచ్చు ఇప్పుడు ఇక్కడ C అనేది పైకప్పుపై ఉన్న బ్లాక్ ఇది అతి తక్కువ కాబట్టి మనము కదలిక నుండి C ని ఎంచుకోవాలి మనము దానిని క్రిందికి తరలించినప్పుడు అక్కడ చాలా ప్లేస్ లు ఉంటాయి మనము దానిని A పైన లేదా B పైన ఉంచవచ్చు లేదా మధ్యలో ఉంచవచ్చు మనము దానిని B పైన ఉంచితే నేల మరియు పైకప్పు మధ్య అంతరం గ్యాప్ 2 అవుతుంది కానీ మనము మధ్యలో ఉంచితే ఇక్కడ అంతరం పెరుగుతోంది కాబట్టి మనము గరిష్ట ఖాళీని కలిగి ఉన్న ప్రదేశంలో ఉంచాలి అప్పుడు ఈప్రక్రియ పునరావృతమవుతుంది మరియు దానిని మనం ఒక పరిమాణం లేదా ఒకటిన్నర డైమెన్షనల్ కాంపాక్షన్ అల్గోరిథం అని పిలుస్తాము ఇది చాలా బాగా పనిచేస్తుంది స్వచ్ఛమైన 2 డి సంపీడనం అమలు చేయడం చాలా క్లిష్టంగా మారుతుంది ఈ గణన చాలా క్లిష్టంగా ఉంటుంది కానీ ఒకటిన్నర పరిమాణం గణనపరంగా అంత ఇంటెన్సివ్ కాదు మరియు కొంత పార్శ్వ కదలికతో మనము బ్లాక్ను పైకప్పు నుండి తరలిస్తున్నప్పుడు నేల పైకప్పు మరియు అంతస్తుల మధ్య విభజన అంతరం గరిష్టంగా మారుతుంది ఇది మనము ఉపయోగిస్తున్న ఏకైక హ్యూరిస్టిక్ మనము దానిని C కి తరలించిన తర్వాత మన గ్రాఫ్ వెంటనే మారుతుంది కాబట్టి మనము గ్రాఫ్ మరియు సీలింగ్ మరియు ఫ్లోర్ జాబితాను కూడా మారుస్తూ ఉంటాము ఇప్పుడు ఫ్లోర్లో కూడా C ఉంది ఎందుకంటే C ఫ్లోర్లో కూడా చూడవచ్చు ఎందుకంటే ఈ గ్రాఫ్ కూడా సవరించబడుతుంది ఇక్కడ నేను A1 నీ చూపించాను కాబట్టి ఈ బ్లాక్లు ఒక్కొక్కటిగా క్రిందికి వస్తాయి అప్పుడు బహుశా D తరువాత E తరువాత F తరువాత G లు క్రిందికి తరలించబడతాయి కాబట్టి ఒక్కొక్కటిగా మనము దాన్ని ఖాళీని పెంచే ఉత్తమ స్థానానికి తరలించు తాము ఇదే మన చివరి కాంపాక్ట్ లేఅవుట్ అవుతుంది దీనితో మనము లే అవుట్ సంపీడనం పై మన చర్చను పూర్తి చేశాము